నోడల్ విశ్లేషణ సమీకరణాలను పరిష్కరించడం కోసం మాట్రిక్స్ ఇన్వర్షన్ అవసరం అని చూసాము నోడల్ విశ్లేషణలో కలిగివున్న లినియర్ సిస్టం యొక్క సమీకరణాలను పరిష్కరించడం కొరకు మాట్రిక్స్ ఇన్వర్షన్ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పాఠంలో మనం మాట్రిక్స్ ఇన్వర్షన్ పద్దతులను చాలా క్లుప్తంగా పరిశీలిస్తాము ఈ విషయాలన్నీ హైస్కూల్ బీజగణితం నుండి మనకు తెలుసు లేకపోతే ఎల్లప్పుడూ దీని కోసం ప్రామాణిక పాఠ్య పుస్తకాన్ని అనుసరించవచ్చు చిన్న సర్క్యూట్లు అనగా 2 నోడ్ లు లేదా 3 నోడ్ లు గల సర్క్యూట్ ల ఈ విషయంలో మాట్రిక్స్ లను త్వరగా ఇన్వర్ట్ చేయవచ్చు మరియు పూర్తి పరిష్కారాన్ని కనుగొనవచ్చు ఇప్పుడు సాధారణంగా మనకు A స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంటే A 11A matrix of cofactors ఉంది ఇప్పుడు ఆ సమీకరణ నిర్వచనానికి వెళ్లకుండా 2 x 2 మరియు 3 x 3 మ్యాట్రిక్స్ యొక్క ఫలితాన్ని చూస్తారు పైన ఉన్న సమీకరణంలో సింబల్ అనగా A యొక్క డెటెర్మినెన్ట్ అని అర్థం ఇప్పుడు 2 x 2 మ్యాట్రిక్స్ A అనగా A a11 a12 ను తీసుకుంటే మరియు దాని ఇన్వర్స్ చేయగా అప్పుడు a21 a22 A 11a11a 22 a12a21 a22 a12 సమీకరణం వస్తుంది a21 a11 కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఉదాహరణ పరిగణిద్దాము G 32 1 1 54 ను మిల్లీ సిమెన్స్ లలో తీసుకుంటాం దాని ఇన్వర్స్ చేయగా అప్పుడు G 113254 1ms2 54ms 1ms 1ms 32ms వస్తుంది పైన మాట్రిక్స్ ను సరళీకృతం చేస్తే అప్పుడు మనకు 107kΩ 87kΩ 87kΩ 127kΩ వస్తుంది పైన మాట్రిక్స్ లో మిల్లీసీమెన్స్ను మిల్లీసీమెన్ స్క్వేర్ తో భాగించబడినది కనుక kΩ వచ్చింది ఇక్కడ 8 7 కిలో Ω 87 కిలో Ω మరియు 12 7 కిలో Ω ను ఉపయోగించాం నోడ్ వోల్టేజ్లను పొందడానికి కరెంట్ సోర్స్ వెక్టర్ను గుణించాము కాబట్టి 3 x 3 మ్యాట్రిక్స్ కోసం మ్యాట్రిక్స్ యొక్క డిటెర్మినెన్ట్ ను మరియు వివిధ రకాల మ్యాట్రిక్స్ ను లెక్కించడం ద్వారా ఇన్వర్స్ ను లెక్కించవచ్చు దీని కోసం ఏదైనా ప్రామాణిక పాఠ్య పుస్తకాన్ని చూడవచ్చు మరో విషయం ఏమిటంటే క్రామర్స్ నియమము అనే దానిని వివరించాను నోడల్ విశ్లేషణ సమీకరణం ను G V I గా తీసుకుంటాం మరియు దానిని V అని అనుకుంటారు కాబట్టి 3 KCL సమీకరణాలు నుండి నోడ్ 4 సర్క్యూట్కు అనుగుణంగా ఉన్న 3 x 3 మ్యాట్రిక్స్ను పరిగణిస్తాను మరియు సాధారణంగా ప్రతి నోడ్లలోకి ప్రవహించే మొత్తం కరెంట్ లు అనగా మూడు నాన్ జీరో ఎలెమెంట్స్ I1 I2 మరియు I3 లు ఉంటాయి అవి ఒకే కరెంటు సోర్స్ ల విలువలకు అనుగుణంగా ఉండకపోవచ్చు కానీ నోడ్ 123 లో కి ప్రవహించే మొత్తం కరెంట్ లకు అనుగుణంగా ఉంటాయి ఇప్పుడువెక్టర్ కోసం పూర్తిగా పరిష్కరించడానికి చూసినప్పుడు ఈ క్రామర్స్ నియమం సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి వాటిలో ఒకటి మాత్రమే అనగా V1 కావాలి V1 అనేది రెండు డిటర్మినెన్ట్ ల నిష్పతిగా గా మారుతుంది అనగా V1 I1 g12 g13 I2 g22 g23 I3 g32 g33 g11 g12 g13 g21 g23 g33 g31 g32 g33 అవుతుంది న్యూమరేటర్ లో మొదటి వరస ఎడమ చేతి వెక్టార్ తో మార్చబడింది పై మ్యాట్రిక్స్ నుండి V1 ను కనుకోవాలి కాబట్టి మ్యాట్రిక్స్ లో మొదటి కాలమ్ కుడి చేతి వెక్టర్ ద్వారా భర్తీ చేయబడుతుంది మరియు మిగిలిన రెండు మునుపటిలాగే ఉంటాయి అదేవిధంగా మీరు V2 I1 I2 I3 G అవుతుంది కాబట్టి V3 కోసం మీరు ఈ కుడి చేతి వెక్టర్ను తీసుకొనిమ్యాట్రిక్స్ లో మూడవ కాలమ్లో ఉంచండి ఇప్పుడు ఆ డిటర్మినెన్ట్ ను పైన సమీకణంలోని G మ్యాట్రిక్స్ ల నిష్పత్తి గా తీసుకోవాలి కాబట్టి ఇది కూడా కొన్నిసార్లు ఉపయోగపడుతుంది మళ్ళీ ఇది హ్యాండ్ విశ్లేషణ 3 x 3 అనేది చాలా క్లిష్టమైనది గా పరిగణిస్తాము మిగతా అన్ని సందర్భాల్లో 3 x 3 కన్నా ఎక్కువ కొలతలు కలిగిన పెద్ద సర్క్యూట్ల కోసం పరిష్కరించుకోవలసి వస్తే కంప్యూటర్ను ఉపయోగించాలి